Engineering Mathematics - I ఇంజనీరింగ్ మాథెమాటిక్స్ I Prof జితేంద్ర కుమార్ Department of Mathematics డిపార్ట్మెంట్ ఆఫ్ మాథెమాటిక్స్ Indian Institute of Technology Kharagpur ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ Lecture - 54 లెక్చర్ - 54 Exact Differential Equations Cond ఎక్సాక్టు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్Cond ఇంజనీరింగ్ మాథెమాటిక్స్ I యొక్క 54 వ లెక్చర్ కు స్వాగతం మనం ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి మళ్ళీ మన చర్చను కొనసాగిస్తాము ముఖ్యంగా మనం ఈ రోజు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితమైనది కానప్పుడు ఎలా అనే దాని గురించి మాట్లాడుతాము కానీ దానిని సులభంగా ఖచ్చితమైనదిగా చేయవచ్చు మరియు ఈ సమగ్ర కారకం పరిచయం గురించి కూడా ఇందులో మాట్లాడుతాము ఇక్కడ మనకు ఖచ్చితత్వానికి అవసరమైన మరియు తగినంత పరిస్థితులు ఉన్నాయని గుర్తుచేసుకోవాలి కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితంగా ఉండటానికి అవసరమైన మరియు తగినంత పరిస్థితి MdxNdy0 ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ మరియు ∂M∂y∂N∂x ఉన్నప్పుడు ఇది ఖచ్చితమైనది ఇది అవసరం మరియు తగినంత అర్ధం ఈ పరిస్థితి కలిగి ఉంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితంగా ఉండాలి మరియు ఈక్వేషన్ ఖచ్చితంగా ఉంటే ఈ పరిస్థితి తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ అంగీకరించనప్పుడు ఏమి చేయాలి ఉదాహరణకు ఈ రూపం యొక్క ఈక్వేషన్ MdxNdy0 ఖచ్చితమైనది కాకపోతే ఏమిటి ఇక్కడ ఒక ఫంక్షన్ను x లేదా x మరియు y యొక్క ఫంక్షన్ను ఎన్నుకోవడం కొన్నిసార్లు సాధ్యమవుతుంది అంటే ఈ ఫంక్షన్ ద్వారా ఇచ్చిన ఈక్వేషన్ని గుణించిన తరువాత ఈక్వేషన్ ల యొక్క అన్ని నిబంధనలను గుణించిన తరువాత ఈక్వేషన్ కచ్చితంగా మారుతుంది మరియు ఇక్కడ అటువంటి గుణకాన్ని ఇంటిగ్రేటింగ్ కారకం అంటారు కాబట్టి కారకాన్ని సమగ్రపరచడం అనేది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ గుణించిన తరువాత x y యొక్క ఫంక్షన్ తప్ప మరొకటి కాదు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితమైనది అవుతుంది అప్పుడు అటువంటి ఫంక్షన్ను ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటారు ఈ I xy సాధారణంగా ఈ సమగ్ర కారకం కోసం మనం ఉపయోగించే సంజ్ఞామానం కాబట్టి ఇది సమగ్ర కారకం అయితే ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది IxyMxydxIxyNxydy0 ఖచ్చితమైనది అవుతుంది మరియు ఇప్పుడు ప్రయోజనం ఏమిటి ఇచ్చిన ఈక్వేషన్ ఖచ్చితమైనది కాదు ఆపై ఇక్కడ పరిష్కారం కనుగొనడం కష్టం కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేస్తాము సమగ్ర కారకాన్ని కనుగొంటాము మరియు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఈ సమగ్ర కారకాన్ని గుణించిన తర్వాత ఈ డిఫరెన్షియల్ ఖచ్చితమైనదిగా మారుతుంది మరియు తరువాత ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎలా పరిష్కరించాలో తెలుసు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఈ ఎడమ చేతి వైపు ఇక్కడ f యొక్క భేదం ఉన్న ఫంక్షన్ను మనం కనుగొనాలి కాబట్టి ఇక్కడ ఈ ఉపన్యాసం యొక్క ప్రధాన అంశం ఏమిటంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానప్పుడు సమగ్ర కారకాన్ని ఎలా కనుగొనాలో ఇక్కడ కొన్ని పద్ధతులను చర్చిస్తాము MdxNdy రూపం యొక్క ఈక్వేషన్ ఎల్లప్పుడూ సమగ్ర కారకం లేదా కారకాలను కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ కారకాలను సమగ్రపరిచే కారకాలు ఉండవచ్చు కానీ వాటిని కనుగొనడానికి సాధారణ నియమం లేదు లేదా ఈ సమగ్రతను కనుగొనడం కొంచెం శ్రమతో కూడుకున్న పని కారకం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సమగ్ర కారకాన్ని కనుగొనడం సాధారణంగా సులభం కాదు కాబట్టి సమగ్ర కారకాన్ని సులభంగా కనుగొనగలిగే కొన్ని ప్రత్యేక సందర్భాలను మాత్రమే పరిశీలిస్తాము కాబట్టి నియమం సంఖ్య 1 కేవలం తనిఖీ ద్వారా పరిశీలిస్తాము ఈ సమగ్ర కారకాన్ని కనుగొనటానికి ఇది చాలా సులభమైనది మరియు చాలా కష్టతరమైన విధానం ఎందుకంటే ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసే వాయువు మాత్రమే ఈ ఈక్వేషన్ ఈ రూపంలో ఇవ్వబడింది మరియు మీరు ఈ ఫంక్షన్ ద్వారా గుణించినట్లయితే అప్పుడు ఇది ఖచ్చితమైనదిగా మారుతుంది కానీ ఇది కూడా కష్టం ఎందుకంటే ఇది సమగ్ర కారకాన్ని కనుగొనటానికి ఒక క్రమమైన విధానం కాదు ఈ పద్ధతి ఈ ప్రామాణిక ఖచ్చితమైన డిఫరెన్షియల్ గుర్తింపుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ కొన్ని ప్రామాణిక భేదాలు తెలిస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తే కూడా మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈ రూపంలో తిరిగి వ్రాస్తే లేదా ఈ ఫంక్షన్ ద్వారా గుణించడం లేదా విభజించడం వంటివి కనుగొనవచ్చు కాబట్టి ఆ ప్రామాణిక ఫంక్షన్ల యొక్క డిఫరెన్షియల్ ను ఖచ్చితంగా పొందుతాము మరియు ఈ విధానంలో డిఫరెన్షియల్ ఈక్వేషన్ పరిష్కరించడానికి దీనిని సంప్రదిస్తాము ఇక్కడ కొన్ని ఈ ప్రామాణిక రూపాల్లో ఏమిటి అనేది ఇక్కడ మనం చర్చిస్తాము మరియు ప్రామాణికం కానివి ఇంకా చాలా ఉండవచ్చు కాని వాటి భేదం ఖచ్చితంగా ఈ పదం అని మనకు తెలిస్తే సహాయపడుతుంది ఉదాహరణకు ఇక్కడ ydxxdy మనకు ఈ పదం ydxxdy ఉంటే ఇది ఏమీ కాదు కానీ xy dxyయొక్క డిఫరెన్షియల్ మనం సులభంగా ధృవీకరించవచ్చు కాబట్టి d మళ్ళీ నిర్వచనం ప్రకారం ఉంటుంది ఫంక్షన్ dx యొక్క డెల్ ఓవర్ డెల్ x మరియు ఈ డెల్ ఓవర్ డెల్ y ఈ ఫంక్షన్ మరియు dy ఇక్కడ x కి సంబంధించి xy యొక్క పాక్షిక ఉత్పన్నం ydxxdy అవుతుంది కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో అటువంటి పదాన్ని మనం చూస్తే లేదా డిఫరెన్షియల్ ఈక్వేషన్ని తిరిగి వ్రాయడం ద్వారా y dx x dy అనే పదం ఉందని మనం చూడగలిగితే ఇది xy పదం యొక్క డిఫరెన్షియల్ అని మనకు ఇప్పటికే తెలుసు ఈ xy యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమీ లేదని గుర్తుంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కానీ ఇది ydxxdy మరొక ప్రామాణిక రూపం x కంటే ఈ y యొక్క డిఫరెన్షియల్ కావచ్చు dyxxdy ydxx2 ordxyydx xdyy2 కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఊహించడంలో మనం ఉపయోగించగల ప్రామాణిక డిఫరెన్షియల్ లో ఇది ఒకటి iii dln yx xdy ydxxy ordln xy ydx xdyxy iv xdy ydxx2y2 orydx xdyy2x2 v d ydxxdyxy మనం కనీసం ఒక ఉదాహరణ ద్వారా వెళ్తాము అక్కడ మనకు ఆ ప్రామాణిక భేదాలను గుర్తించే అవకాశం ఉంది yy21dxxy2 1dy0 కాబట్టి ఇది ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదని మనం మళ్ళీ తనిఖీ చేయవచ్చు ఎందుకంటే ∂M∂y∂N∂x కాబట్టి ఇక్కడ ∂M∂y అంటే ఏమిటి ఇక్కడ మనకు M ఉంది మరియు ఇది N M dx N dy కాబట్టి డెల్ M ఓవర్ డెల్ y ఇది y3 y కాబట్టి 3 y21 అంటే y కి సంబంధించి ఈ M యొక్క ఉత్పన్నం మరియు x కి సంబంధించి N యొక్క ఉత్పన్నం y2 1 అవుతుంది కాబట్టి అవి సమానంగా ఉండవు వాస్తవానికి ఈ రూపంలో ఇచ్చిన ఈ ఈక్వేషన్ ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు ఈ విధానం తనిఖీ ద్వారా మనం ఇప్పుడు చేస్తాము ఇక్కడ మనకు y2 ఉంది ఇక్కడ మనకు y2పదం ఉంది y2 ఈ dx తో ఇక్కడ కూడా y2 dy తో ఉంటుంది కాబట్టి మీరు ఈ రెండు పదాల నుండి y2 సాధారణం తీసుకుంటే మనకు ఏమి లభిస్తుంది ⟹ydxxdyydx xdyy20 ఆ పదం కూడా మనం ఇంతకు ముందు చూశాము ⟹dxydxy0 ⟹xyxyc ⟹xy2xcy ఇది డిఫరెన్షియల్ ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం కొంచెం ఎక్కువ సాధారణ విధానం మనం చర్చిస్తాము ఎందుకంటే ఇక్కడ పరిశీలన ద్వారా కొన్ని ఫంక్షన్ల ద్వారా గుణించడం లేదా విభజించిన తరువాత ఈక్వేషన్ లో ఆ ప్రామాణిక భేదాలను చూడటం ఎల్లప్పుడూ సులభం కాదు కాబట్టి ఇక్కడ మనకు ఎక్కువ లేదా బదులుగా క్రమబద్ధమైన విధానం ఉంది ఇది సమగ్ర కారకాలను పొందడానికి మనం అనుసరించవచ్చు MxydxNxydy0 నేను x y ఫంక్షన్ ద్వారా I x y ను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాను తద్వారా ఫలిత ఈక్వేషన్ IxyMxydxIxyNxydy0 ఖచ్చితమైనది అవుతుంది అటువంటి ఫంక్షన్ కోసం ఇక్కడ చూస్తున్నాము IM∂yIN∂x ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఇది ఈక్వేషన్ లో ఖచ్చితమైన వ్యత్యాసంగా మారాలి కాబట్టి మనం ఇప్పుడు ముందుకు సాగే పాయింట్ ఇది అని నాకు తెలుసు అని అనుకుందాం ఒకవేళ షరతు లేదా తగినంత అవసరమైన పరిస్థితి ఉంటే ఈ ఈక్వేషన్ ఇప్పుడు ఖచ్చితంగా ఉండాలి y కి సంబంధించి ఈ ఫంక్షన్ యొక్క డెల్ ఉండాలి x కి సంబంధించి దీని పాక్షిక ఉత్పన్నానికి సమానం ఈ IM∂yIN∂x ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఖచ్చితత్వానికి అవసరమైన మరియు తగినంత షరతు అయితే ఈ ఈక్వేషన్ ఖచ్చితమైనదని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఇది ఖచ్చితమైనది అయితే ఈ పరిస్థితి తప్పనిసరిగా ఉండాలి మరియు ఈ పరిస్థితి నుండి బయటపడాలి కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్నింటిని ఉత్పన్నం చేయడానికి ప్రయత్నిస్తాము ఇక్కడ ఈ గుణకం లేదా సమగ్ర కారకంగా అవసరం ఈ ఈక్వేషన్ని సంతృప్తిపరిచే ఫంక్షన్ I IM∂yIN∂x ను కనుగొనగలిగితే ఇచ్చిన ఈక్వేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ ఈక్వేషన్ పరిష్కరించడం ఎందుకంటే ఇది సాధారణ ఈక్వేషన్ కాదు ఇది పాక్షిక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ లో మనకు పాక్షిక ఉత్పన్నాలు ఉన్నాయి కాబట్టి ఇది పాక్షిక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ డిఫరెన్షియల్ నుండి బయటపడటానికి పరిష్కరించడం చాలా సులభం కాదు అటువంటి ఈక్వేషన్ని పరిష్కరించగల కొన్ని ప్రత్యేక సందర్భాలను మనం పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి వాటిలో కనీసం రెండుంటిని ఇక్కడ పరిశీలిస్తాము మరియు ఈ పాక్షిక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ల నుండి ఇంకా చాలా ప్రత్యేక సందర్భాలు పొందవచ్చు తద్వారా ఈ తెలియనిదాన్ని ఇక్కడ పొందవచ్చు ఇవి ప్రత్యేక సందర్భాలు I యొక్క సమగ్ర కారకం ఇది x యొక్క ఫంక్షన్ లేదా y యొక్క ఫంక్షన్ మాత్రమే ఇది x యొక్క ఫంక్షన్ లేదా y ఒంటరిగా ఉన్న ఫంక్షన్ ఇది ఒక ఫంక్షన్ అయిన కారకాన్ని సమగ్రపరచడం కోసం చూస్తున్నాం కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదా ఈ పాక్షిక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం పొందడానికి ఈ రెండు ప్రత్యేక సందర్భాలను ఇక్కడ పరిశీలిస్తాము కేసు 1 లో ఇది x యొక్క ఫంక్షన్ మాత్రమే అని అనుకున్నప్పుడు అప్పుడు ఈ PDE ఇక్కడ పరిస్థితిని తగ్గించవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ ఫంక్షన్ I x యొక్క ఫంక్షన్ మాత్రమే అని అనుకున్నాము IMyINxNIx IxIMy INxN మనకు ఇది ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సరళమైన రూపంలో I x ఏమీ లేదని చెబుతుంది కానీ ఇది ఇక్కడ IMy INxN కానీ మళ్ళీ ప్రయోజనం పరిష్కరించబడలేదు ఎందుకంటే ఇది ఇక్కడ dIdx ఒంటరిగా ఉన్న ఒక ఫంక్షన్ x కాబట్టి ఇది ఇక్కడ ఉత్పన్నం dIdx కుడి చేతి వైపు ఇది x యొక్క ఫంక్షన్ కాకపోతే మనం పరిష్కరించలేము ఎందుకంటే ఈ అస్థిరతను ఇక్కడ ఎడమ చేతి వైపు పొందుతాము ఎందుకంటే I x యొక్క ఫంక్షన్ మాత్రమే అని అనుకున్నాము కాబట్టి ఇక్కడ ఇది ఏమీ కాదు కానీ ఇక్కడ సాధారణ ఉత్పన్నం dIdx మరియు ఇది x యొక్క ఫంక్షన్ I కోసం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పరిష్కరించడానికి కనీసం ఇక్కడి నుండి ముందుకు వెళ్ళడానికి కుడి వైపు x యొక్క ఫంక్షన్ అయి ఉండాలి కాబట్టి ఇది I కోసం సాధారణ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ ఇది x మళ్ళీ ఒక ఫంక్షన్ అయితే కాబట్టి మరొక ఊహ ఇది x యొక్క ఫంక్షన్ అయితే మనం ఈ సమగ్ర కారకాన్ని పొందడానికి ఈ సాధారణ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పరిష్కరించవచ్చు తదుపరి ఊహ ఇది My NxN ఎందుకంటే I ఏమైనప్పటికీ x యొక్క ఫంక్షన్ కాబట్టి ఇది x యొక్క ఫంక్షన్ అయితే మరలా ఇక్కడ మరింత ఊహ ఇది I ఒంటరిగా x యొక్క ఫంక్షన్ గా పొందటానికి తీసుకుంటాము ఇక్కడ ఇది ప్రధాన షరతు అయిన ఫంక్షన్ అయితే ఇది ఈ M మరియు N పై ఆధారపడి ఉంటుంది మరియు N చే విభజించబడింది కాబట్టి ఇది x యొక్క ఫంక్షన్ అయితే ఈ ఫంక్షన్ ఉంటే మనం ఈ సాధారణ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పరిష్కరించవచ్చు ఇక్కడ చాలా క్లిష్టంగా లేదు ఇది fx ఫంక్షన్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది x యొక్క ఫంక్షన్ మాత్రమే అయితే ఈ IxIMy INxN ఈక్వేషన్ పరిష్కరించడానికి మాత్రమే మనం ముందుకు సాగవచ్చు కాబట్టి ఇది x యొక్క ఫంక్షన్ అయితే మనం ఈ ఈక్వేషన్ పరిష్కరించవచ్చు dIIfxdx కుడి వైపు నుండి ఈ fx కు సమానం ఈ ఫంక్షన్ కోసం ఇక్కడ మరియు ఈ dx కోసం ఉపయోగించాము కాబట్టి ఈ f x ఒక సాధారణ ఫంక్షన్ అయితే ఇది ఒక సాధారణ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్పుడు మనం ఈ సమగ్ర కారకాన్ని ఇక్కడ నుండి పొందవచ్చు ఎందుకంటే ఇది Ixefxdx యొక్క లాగరిథమిక్ కాబట్టి ఈ Ixefxdx కాబట్టి అది సమగ్ర కారకంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఏమిటి ఈ My Nx ను తనిఖీ చేయాలి మరియు ఇది x యొక్క ఫంక్షన్ అయితే ఇది సమగ్ర కారకం efxdx అని మనం వ్రాయవచ్చు ఎందుకంటే నిర్మాణం ప్రకారం మనం చూశాము అవసరమైన మరియు తగినంత షరతు ద్వారా మీరు ఇప్పుడే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ I x ద్వారా గుణించినట్లయితే ఇది x యొక్క ఫంక్షన్ అయినప్పుడు ఇది సమగ్ర కారకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు కేసు 2 లో మనం ఇంతకుముందు చెప్పిన ఇతర కేసులను కూడా మనం పరిష్కరించుకోవచ్చు ఈ I సమగ్ర కారకం ఒక y యొక్క ఫంక్షన్ అని అనుకున్నప్పుడు ఆ సందర్భంలో మళ్ళీ అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏర్పడుతుంది మరియు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్థిరత్వం కోసం మళ్ళీ పొందుతారు ఈ కండిషన్ ఆ 1MNx My అనేది y యొక్క ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది ఒంటరిగా y యొక్క ఫంక్షన్ అయితే మరియు ఇది g y అని చూద్దాం అప్పుడు మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి మళ్ళీ ఈ సాధారణ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పరిష్కరించగలము మరియు మనం దీనిని పొందవచ్చు ఈ Iye∫gydy కాబట్టి ఈ రెండు సరళీకృత కేసులను మనం అక్కడ పొందాము ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పరిష్కరించగల అనేక సందర్భాలు ఉండవచ్చు ఈ పరిస్థితిని అవసరమైన మరియు తగినంత స్థితిని మనం పొందగలము కాని మనం కనీసం ఈ రెండింటినీ ప్రత్యేక సందర్భాలుగా పరిగణించాము ఇది మొదటిది My NxN x యొక్క ఫంక్షన్ మాత్రమే పరిష్కరించడం ద్వారా f అని చెప్పవచ్చు dIIfxdx కాబట్టి ఆ సందర్భంలో Ixefxdx సమగ్ర కారకం మరొక సందర్భంలో ఇది సమగ్ర కారకం Iye∫gydy కాబట్టి దీనితో మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణల ద్వారా వెళ్తాము ఈ మొదటిదాన్ని పరిశీలిద్దాం x x2y2xdxxydy0 కాబట్టి మనకు ఉంది ∂M∂y2y ∂N∂xy అందుచేత సహజంగానే ఈ రెండూ సమానం కాదు 1N∂M∂y ∂N∂x1xy2y y1x ఇంటిగ్రేటింగ్ కారకం e1xdxx ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ x ద్వారా గుణించడం x3xy2x2dxx2ydy0 ఇది ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఉండాలి పరిష్కారం 3x46x2y24x3c మనకు ఇప్పుడు f యొక్క డిఫరెన్షియల్ ఇక్కడ ఇవ్వబడుతుంది కాబట్టి ఇది ఖచ్చితమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ మరియు అటువంటి f ను పొందటానికి మనం అనుసరించే ప్రక్రియ తరువాత పరిష్కారం దీని డిఫరెన్షియల్ ఇది మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారంగా దీనిని పొందవచ్చు

కాబట్టి దీనిని పరిష్కరించవచ్చు మరియు దీనికి పరిష్కారం వస్తుంది x2eyx2yxy3c కొంత స్థిరాంకానికి సమానం ఇక్కడ మళ్ళీ మనం చర్చించిన విధానం కనీసం ఉత్పన్నం ద్వారా సాధారణ విధానం కానీ ఈ సమగ్ర కారకాన్ని y పొందగలిగే కొన్ని సాధారణ సందర్భాలను మాత్రమే పరిగణించాము దాని నుండి మరికొన్ని అన్వేషణలు ఉన్నాయి ఆ పరిస్థితి మనకు సమగ్ర కారకాన్ని కనుగొనగలదు కాబట్టి వాటిని కనుగొనే వివరాలలోకి వెళ్ళడం లేదు కానీ ఉదాహరణకు ఈ ఈక్వేషన్ సజాతీయంగా ఉంటే ఇది ఒక అవకాశం MdxNdy0 అప్పుడు ఇది సమగ్ర కారకంగా వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ Ixy1MxNy ను కనుగొనవచ్చు ఇది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సమగ్ర కారకం కానీ ఇక్కడ పరిస్థితి ఇది సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయి ఉండాలి మరియు సజాతీయ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా పరిష్కరించాలో మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి ఈ సమగ్ర కారకాన్ని కనుగొని ఖచ్చితమైన ఈక్వేషన్ పరిష్కరించడంలో మనం ఈ విధానాన్ని ఖచ్చితంగా అనుసరించకపోవచ్చు ఇక్కడ మరొక అవకాశం MxNy≠0 ఈ రూపం ఈ ఫారమ్ నుండి ఈ ఈక్వేషన్ ఇవ్వబడితే మొత్తం ఫంక్షన్ f1xyydxf2xyxdy0 అంటే ఇది 1Mx Ny ఈ పదం 0 కి సమానం కాకపోతే ఒక సమగ్ర కారకంగా ఉంటుంది మరియు దీనిని ఈ ఈక్వేషన్ కి గుణిస్తే ఈ ఈక్వేషన్ ఖచ్చితమైనదిగా మారుతుంది కాబట్టి ఇలాంటి నియమాలు ఇంకా చాలా ఉన్నాయి కాని మనం చాలా సాధారణమైన విధానం గురించి చర్చించాము మరియు అక్కడ నుండి కూడా ఆ ప్రత్యేక సందర్భాలలో సమగ్ర కారకాన్ని ఎలా పొందాలో చూశాము కాబట్టి నిర్ధారణ కారకం ఏమీ కాదు ఇక్కడ ఒక ఫంక్షన్ మీరు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి గుణించకపోతే అది ఖచ్చితమైనది కాదు కానీ గుణకారం తరువాత ఈక్వేషన్ ఖచ్చితమైనది అయినప్పుడు అలాంటి ఫంక్షన్ను ఇంటిగ్రేటింగ్ కారకం అని పిలుస్తాము మరియు M y సంబంధించి M యొక్క పాక్షిక ఉత్పన్నం అయినప్పుడు ఈ ప్రత్యేక కేసును చూశాము x కి సంబంధించి N యొక్క ఉత్పన్నం చూశాము కాబట్టి ఈ N ద్వారా విభజించబడిన ఈ వ్యత్యాసం x యొక్క ఫంక్షన్ మాత్రమే అప్పుడు ఈ Ixe∫fxdx సమగ్ర కారకంగా ఉంటుందని మరియు ఇది y యొక్క ఫంక్షన్ అని మాత్రమే చెప్పాము ఈ g y అప్పుడు ఇది Iye∫gydy ను సమగ్రపరిచే అంశం అవుతుంది ఇవి ఇక్కడ ఉపయోగించిన సూచనలు మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు Glossary English Word Word Meaning integrating factor ఇంటిగ్రేటింగ్ ఫాక్టర్ సమగ్ర కారకం notation నొటేషన్ సంజ్ఞామానం standard differentials స్టాండర్డ్ డిఫరెన్షియల్స్ ప్రామాణిక భేదాలు